మనము చూడబోయే తదుపరి ప్రాథమిక మూలకం ఒక నిరోధకము మనందరికి నిరోధకము కరెంటు యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుందని తెలుసు నిరోధకము Ω చిహ్నం ద్వారా ఇవ్వబడుతుంది మనం నిరోధకం యొక్క వోల్టేజ్ని పరిగణించినట్లయితే నిష్క్రియాత్మక నియమం ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది నిరోధకము చేసేది ఏమిటంటే నిరోధకము అంతటా వోల్టేజ్ మరియు నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ మధ్య అనుపాత స్థిరాంకం ద్వారా సంబంధాన్ని ఏర్పరచటం నిరోధకం యొక్క లక్షణం కాబట్టి మనము నిరోధకాన్ని పేర్కొన్నప్పుడల్లా దాని విలువ Rను కూడా ఇస్తాము దీని అర్థం ఏమిటి వోల్టేజ్ మరియు కరెంట్ అనులోమానుపాతంలో ఉంటాయి మరియు ఈ అనుపాత సంబంధాన్ని ఓమ్స్ చట్టం అంటారు మరియు అనుపాత స్థిరాంకాన్ని నిరోధకత అంటారు నిరోధకత అనేది నిరోధకము అంతటా వోల్టేజ్ని నిరోధకము ద్వారా ప్రవహించే కరెంటుతో భాగిస్తే వస్తుంది దీనికి వోల్ట్స్ పర్ ఆంపియర్లు అనేది కొలమానం మరియు ప్రాథమికంగా ఒమేగాΩ అనే చిహ్నం ద్వారా సూచిస్తాము దీనిని ఓం అని పిలుస్తారు కాబట్టి 1 ఓం నిరోధకం వద్ద ద్వారా ఒక ఆంపియర్ కరెంట్ దాని గుండా ప్రవహిస్తున్నప్పుడు దాని వద్ద ఒక వోల్ట్ ఉంటుంది ఈ అనుపాత స్థిరాంకం నిరోధకత అవుతుంది ఇప్పుడు VIR కి సంబంధాన్ని విలోమం చేస్తే IVR లేదా IGV వస్తుంది మరియు G1R ను నిరోధకం యొక్క కండక్టన్స్ వాహకత్వం అంటారు మరియు ఈ వాహకత్వమును సిమెన్స్లో కొలుస్తారు కాబట్టి మనకు 1 ఓం నిరోధకం ఉంటే దాని యొక్క వాహకత్వం 1 సిమెన్స్ అవుతుంది 2 ఓంల నిరోధకం ఉంటే దాని యొక్క వాహకత్వం ½ సిమెన్స్ అవుతుంది ఇప్పుడు మనందరికీ నిరోధకం ఎలా తయారవుతుందో తెలుసని అనుకుంటున్నాను ఇది ప్రాథమికంగా ఒక నిరోధక పదార్థం మనం పాఠ్య పుస్తకాలలో చూసే నిరోధకం యొక్క నమూనా దీర్ఘచతురస్రాకార పట్టీ ఆకారంలో మరియు రెండువైపులా టెర్మినల్స్ ఉన్న పదార్థం నేను ఇంతకు ముందు చూపినట్లుగా ఇది నిరోధకానికి చిహ్నం నిరోధకం యొక్క రెండు టెర్మినల్స్ లను A మరియు B అని పిలుస్తాము నిరోధకానికి ఒక వోల్టేజ్ ఇచ్సినపుడు దాని అంతటా ఒకే విధంగా కరెంట్ ప్రవహిస్తుందని అనుకుంటాము నేను నిరోధకం గుర్తును చూపిస్తాను మరియు ఈ వైపు యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం పొడవు వెంబడి కరెంట్ ప్రవాహం కొంత విలువలను కలిగి ఉన్నాయి మరియు విశిష్ట నిరోధం మరియు పొడవుల లబ్దమును మధ్యచ్ఛేద వైశాల్యంతో భాగిస్తే నిరోధకము విలువ వస్తుందిRlA మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా సర్క్యూట్ల గురించి మాట్లాడేటప్పుడు ఈ వివరాల గురించి అవసరం లేదు మనకు నిరోధకత విలువ ఇచ్చినపుడు VIR సంబంధమును ఉపయోగిస్తాము ఇప్పుడు దీర్ఘచతురస్రాకార పట్టీ ఆకారము కలిగిన నిరోధానికి పై సంబంధము సరిపోతుంది కానీ అసమాన వక్రాలతో ఉన్న టెర్మినల్ ఆకారాలు ఉంటే నిరోధకం యొక్క గణనను నిర్వహించడం చాలా క్లిష్టంగా మారుతుంది కానీ సర్క్యూట్లను విశ్లేషించడానికి మనం నిరోధకం యొక్క ఆకారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక నిరోధకంగా ఉన్నంతవరకు దాని అంతటా ఉన్న వోల్టేజ్ దాని ద్వారా కరెంట్కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు అనుపాత స్థిరాంకం R చే ఇవ్వబడుతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక ఆకారం లో నిరోధకాన్ని రూపకల్పన చేసి ఎవరైనా లెక్కలను నిర్వహిస్తారు మనం ఒక ఆర్ట్ ఆకారం కలిగిన నిరోధకం తయారు చేసినప్పుడు మనకు ఒక నిర్దిష్ట నిరోధకత R ఉందని VIR సూత్రాన్ని సర్క్యూట్లను విశ్లేషించడానికి ఉపయోగిస్తాము కాబట్టి మనం టెర్మినల్ లక్షణాలను మాత్రమే పరిగణిస్తాము మరియు విషయాల యొక్క ప్రత్యేక పొడిగింపు గురించి చింతించనవసరం లేదు మనం టెర్మినల్ లక్షణాలను మాత్రమే ఉపయోగిస్తాము కాబట్టి కొన్ని టెర్మినల్స్ మధ్య బార్ ఎంత నిరోధకతను కలిగిస్తుందో మనం లెక్కించాలనుకుంటే విద్యుదయస్కాంతాన్నిఉపయోగించటం చాలా సులభం కానీ ఆ నిరోధకత నిర్ణయించబడిన తర్వాత మనము ఓమ్ యొక్క చట్టం ప్రకారం ఇవ్వబడిన టెర్మినల్ లక్షణాన్ని ఉపయోగించడం ద్వారా దానితో సర్క్యూట్లను తయారు చేయవచ్చు మరియు సర్క్యూట్లను విశ్లేషించవచ్చు ఇప్పుడు మనము కొన్నిసార్లు లక్షణాన్ని గ్రాఫికల్ గా ఎంచుకున్నట్లుగా మనకు I మరియు V ఉన్నాయి మరియు V IR చే ఇవ్వబడింది మరియు మనము భౌతిక నిరోధకాన్ని తీసుకుంటే దాని నిరోధకత పాజిటివ్ గా ఉంటుంది అంటే మనము పదార్థం యొక్క పట్టీని తీసుకొని దానికి రెండు టెర్మినల్లను అనుసంధానం చేసిన తర్వాత V మరియు I మధ్య అనుపాత స్థిరాంకాన్ని కొలిస్తే మనం పాజిటివ్ స్థిరాంకాన్నికనుగొంటాము ఆ వక్రత ఎలా ఉంటుంది ఇది సున్నా గుండా వెళుతున్న సరళ రేఖ అవుతుంది మరియు వక్రత యొక్క వాలు I ను y అక్షం మీద x అక్షం మీద V ను ప్లాట్ చేస్తున్నామని గుర్తుంచుకోండి వక్రత యొక్క అనుపాత స్థిరాంకం అనేది వాహకత్వం నకు సమానం లేదా నిరోధకత యొక్క విలోమానికి సమానం మనము V వర్సెస్ I కు ప్లాట్ చేస్తే వాలు అనేది నిరోధకత అవుతుంది చాలా సార్లు మనం ఈ గ్రాఫికల్ లక్షణాన్ని కొన్ని పరిష్కారాలను దృశ్యమానం చేయడానికి లేదా కొన్నిసార్లు గణనలను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు